డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క 16వ మాడ్యూల్ కు స్వాగతం మనం మూడవ వారం లో క్రితం మాడ్యూల్ వరకు ముగించేసాం ముఖ్యంగా మూడవ వారంలో మనం రిలేషనల్ ఆల్జీబ్రా గా ఏ విధంగా రూపొందించాలని ఇప్పటి వరకు చదివాం ఇప్పుడు మన తదుపరి పని రిలేషనల్ డేటాబేస్ రూపకల్పనకు సంబంధించిన వివిధ స్థాయిలో గల సిద్దాంతాలను విశ్లేషపూరితంగా నేర్చుకుందాం మనం కొద్ది కొద్దిగా రిలేషనల్ డేటాబేస్ రూపకల్పన ను నేర్చుకుందాం ఇది ఐదు మోడ్యూళ్లుగా విభజింపబడింది ఈ విషయాలను ముగించటానికి మనకు ఒక వారం పడుతుంది ఇప్పుడు మనముందున్న లక్ష్యం E R మోడ్యూల్లోని రిలేషన్ డిజైన్లో గురించి నేర్చుకుందాం ఇవి దీనికి సంబంధించిన మాడ్యూల్ అవుట్ లైన్ కాబట్టి మంచి రిలేషన్ డిజైన్ లక్షణాల గురించి తెలుసుకోవాలంటే మనం దానిని ఒక ఉదాహరణం తో వివరిద్దాం పై ఉదాహరణ లో మనం ఇన్స్త్ట్రక్టర్ రిలేషన్షిప్ కూడా గమనించవచ్చు మనం ఈ రెండు ఎంటిటీలు విడివిడిగా లేవని ఊహించుకుంటే ఒకవేళ వాటిని ఒకే సాధారణ రిలేషన్లో అనగా అన్ని ఆట్రిబ్యూట్లను ఒకే టేబుల్ లో ఉంచటం మనం పై చిత్రంలో గమనించవచ్చు మనం క్రితం మాడ్యూల్ లోని ఇన్స్త్ట్రక్టర్ రిలేషన్ను మరియు డిపార్ట్మెంట్ రిలేషన్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే అక్కడ మనం inst dept అనే రిలేషన్ ను చూసాం అక్కడ చదివిన ER model లోని inst dept మరియు ఇక్కడ తెలుసుకోబోయే ఇన్స్ట్రక్టర్ వేర్వేరు అనేది మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం పైన చూపించిన డేటాను జాగ్రత్తగా పరిశీలిస్తే పై టేబుల్లోంచి మనం ఒక రో అనేవాడు ఒక విషయానికి సంబంధించిన వారు ఉంటారు ఉదాహారణకు క ఇన్స్ట్రక్టర్స్ కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన వారు ఉన్నారు మనం పై టేబుల్ ను పరిశీలిస్తే మనకు కంప్యూటర్ సైన్స్ అనేది డిపార్ట్మెంట్ కు సంబందించినది అలాగే పై టేబుల్ ను గమనిస్తే మనకు కంప్యూటర్ సైన్స్ అనేది టేలర్ బిల్డింగ్ లో ఉంది మరియు దాని బడ్జెట్ 100000 అందువల్ల ఈ రికార్డులన్నీ పునరావృతం అయిన సమాచారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇది చాలా మంచి పరిస్థితి కాదు ఎందుకంటే ఈ రకమైన పరిస్థితి డేటాబేస్ లో సాధారణంగా రిడండాన్సీ ఉండేది అందువల్ల ఈ మార్పు అంటే ఈ అప్ డేట్ ఒకే చోట చేయవచ్చు కాబట్టిపైన చెప్పబడిన సందర్భంలో మనకు రిడండేన్సీ కనిపిస్తుంది ఒక వేళ నేను ఏదైన వాల్యూను మార్చాలంటే మనం అన్ని ఎంట్రీలలో మార్చాల్సి ఉంటుంది దీని వలన మనకు ఇంకన్సిస్టెంట్ డేటా లభిస్తుంది ఒక వేళ మనం ఒక వాల్యూను టేబుల్ లో పెట్టాలంటే మనం రిడండేంట్ డేటా ఉన్న ప్రతి రో ను మార్చవలసి ఉంటుంది అలాగే ఒక యూనివర్సిటీలో మనం ఒక ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ను తొలగించాలంటే మనం ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి ఎంట్రీని తొలగించాల్సి ఉంటుంది అలాగే డిపార్ట్మెంట్ తో పాటు ఆ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇన్స్ట్రక్టర్ లను కూడా తొలగించాల్సి ఉంటుంది డేటాబేస్ డిజైన్ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు ఐన్స్టీన్ తన డిపార్ట్ మెంట్ యొక్క బడ్జెట్ ఏమిటో తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే ఇంతకు ముందు ఈ ఫీల్డ్ లు మాత్రమే ఉన్న ఇన్స్ట్రక్టర్ డేటాబేస్ నుంచి కనుగొనబడదు కాబట్టి నేను ఇక్కడ నుంచి ఐన్స్టీన్ ని తీసుకొని డిపార్ట్మెంట్ రిలేషన్ యొక్క డిపార్ట్మెంట్ పేరు dept name ఆధారంగా జాయిన్ చేయాలి తరువాత మాత్రమే నేను ఐన్స్టీన్ ఫిజిక్స్ కి చెందినదని తెలుసుకోగలుగుతాను ఐన్స్టీన్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ 70000 అని మనకు టేబుల్ ద్వారా తెలుస్తుంది కాబట్టి మీరు ఎంత డేటా ఇన్ఫర్మేషన్ రీడడెంట్ గా ఉండి మరియు విభిన్న అస్థిర పరిస్థితులకు దారితీస్తుంది లేదా ప్రాతినిధ్యంలో మీరు ఎంత డేటాను ఆప్టిమైజ్ చేస్తారు అయితే మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విషయంలో అధిక ఖర్చు అయ్యే సంభావ్య పరిస్థితికి మీరు చేరవచ్చు అందువల్ల మనం ప్రారంభించే కోర్ డిజైన్ సమస్యల్లో ఇది ఒకటి మరి కొన్నింటిని పరిశీలిద్దాం పైన ఉన్న ఉదాహరణ లలో మనం మరొక సంయుక్త కాంబినేషన్ స్కీమా గురించి ఇపుడు చూద్దాం సెక్షన్ అనే రిలేషన్ సెక్షన్ ఐడి సెమిస్టర్ ఇయర్ కలిగి ఉంది స్సెక్షన్ ఐడి బిల్డింగ్ మరియు రూమ్ నెంబరు కలిగివున్న మరో రిలేషన్ సెక్షన్ క్లాస్ ఇప్పుడు మనం వీటిని కలిపి కామన్ రిలేషన్ గా మారిస్తే మనకు సెక్షన్ మరియు సెక్షన్ క్లాస్ రిలేషన్ లకు సంబందించిన సంయుక్త ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇందులో ఎలాంటి రిపిటేషన్ మరియు రిడండేంట్ డేటా అనేది ఉండదు అందువల్ల కంబైన్డ్ స్కీమాలు రిపిటేషన్ మరియు రిడండేన్సి పరంగా ఎల్లప్పుడూ మంచివి కావు కాబట్టి విభిన్న పరిస్థితులను మదింపు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం స్కీమా

ఇది డిపార్ట్మెంట్ నేమ్ బిల్డింగ్ బడ్జెట్ లను కలిగి ఉన్న డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క ప్రైమరీ కీ ప్రాథమిక కీ గా ఉండటం వల్ల కలిగే ఫలితం ఏమిటి ఒకవేళ ఇది ప్రాథమిక కీ అయితే డిపార్ట్ మెంట్ పేరుమీద ఏ రెండు రికార్డులు జత కాలేవు మరియు బిల్డింగ్ మరియు బడ్జెట్ పరంగా విభిన్నంగా ఉంటాయి ఒకే డిపార్ట్మెంట్ పేరు ఉన్న రెండు రికార్డులు ఉన్నట్లయితే అవి ఒకేవిధంగా ఉండాలి కాబట్టి అవి పూర్తిగా గుర్తించదగినవి మరి దీని పర్యవసానం ఏమిటో చూద్దాం అందువల్ల డిపార్ట్ మెంట్ పేరు బిల్డింగ్ బడ్జెట్ కలిగి వున్న డిపార్ట్ మెంట్ స్కీమా ఉన్నట్లయితే డిపార్ట్మెంట్ పేరు కాండిడేట్ కీ అయితే డిపార్ట్మెంట్ పేరు మీద రెండు రికార్డులు సరిపోలితే అవి బిల్డింగ్ మరియు బడ్జెట్ పై కూడా సరిపోలాలి ఇప్పుడు లాంఛనప్రాయంగా గా నిర్వచిస్తాము మనం దీనిని ఫంక్షనల్ డిపెండెన్సీ అని పిలుస్తాం బిల్డింగ్ మరియు బడ్జెట్ అనేది డిపార్ట్మెంట్ పేరుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాం మరియు ఈ inst dept రిలేషన్షిప్ నీ చిన్న రిలేషన్షిప్ గా విభజించవచ్చు ఎందుకంటే డిపార్ట్మెంట్ పేరు inst dept కాండిడేట్ కీ కాదు inst dept యొక్క రికార్డులను ఇది ప్రత్యేకంగా నిర్ణయించదు ఈ కీ యొక్క విలువలు ఈ ఆట్రిబ్యూట్ డిపార్ట్ మెంట్ పేరు డూప్లికేట్ లేదా ట్రిప్లికేటెడ్ అయినప్పుడు బిల్డింగ్ మరియు బడ్జెట్ యొక్క విలువలు పునరావృతం అవుతాయి మరియు మనకు రిడండ్న్సీ ఉంటుంది ఇది చాలా సాధారణ పరిస్థితి ఇది మనం చిన్నవిగా డీకంపోజిషన్ చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది అయితే అదే సమయంలో మనం కూడా గమనించగలం నా ఉద్దేశ్యం లో మనం మరో ఉదాహరణతీసుకుందాం ఈ రకమైన రిడండాన్సీ మరియు సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి మనం డీకంపోజిషన్ అని భావిస్తే ఐడి నేమ్ స్ట్రీట్ సిటీ శాలరీ కలిగి ఉన్న రిలేషన్షిప్ ఎంప్లాయి ని చూద్దాం మరియు దీనిని రెండు రిలేషన్లుగా విడగొట్టవలసిన అవసరం ఉంది అది ఎలా అంటే మొదటి రిలేషన్ ఐడి నేమ్ మరియు రెండవ రిలేషన్ నేమ్ సిటీ స్ట్రీట్ సాలరీ గా విడగొట్టవలసి ఉంటుంది మనం అలా చేయగలిగితే అప్పుడు మనకు ఒక ఐడి ద్వారా సాలరీని ఎలా పొందగలం సామాన్యంగా మనం రెండు రిలేషన్లనుండి జాయిన్ ఆపరేషన్ ద్వారా కామన్ ఆట్రిబ్యూట్ తో పొందవచ్చు మనం ఎపుడు ఈ జాయిన్ ఆపరేషన్ ను వాడాలి మరియు నాకు ఊహించిన డేటా వస్తుందా లేదా అనేది ఇపుడు చూద్దాం ఒక ఉదాహరణ చూడండి ఇక్కడ కంబైన్డ్ ఇన్ స్టెన్స్ యొక్క ఉదాహరణ ఉంది మరియు నాకు రెండు విభిన్న ids ఉన్నాయి అయితే యాదృచ్ఛికంగా పేర్లు ఒకేవిధంగా ఉన్నాయి ఈ ఇద్దరు విభిన్న ఉద్యోగుల పేర్లు ఒకటే నేను డీకంపోజ్ చేసినప్పుడు ఐడి మరియు నేమ్ చూపించే ఈ రిలేషన్ లభిస్తుంది నేమ్ కి విరుద్ధంగా నేను ఈ రిలేషన్ ను పొందుతాను అయితే నేను నాచురల్ జాయిన్ ద్వారా జాయిన్ చేయటానికి ప్రయత్నించినప్పుడు నాకు అవసరమైన ఈ కాంబినేషన్ కాకుండా ఈ కాంబినేషన్ ని పొందుతాను అందువల్ల నేను నాచురల్ జాయిన్ పరంగా ఇది పొందుతానని చెప్పినట్లయితే ఒరిజినల్ రిలేషన్ లో నిజంగా లేనిది నాచురల్ జాయిన్ పరంగా దీనిని పొందుతాను ఇప్పుడు మనం పైన చూపించిన చిత్రంలో నేచురల్ జాయిన్ అని అంటాం మనం రిలేషన్లను విడగోట్టే అప్పుడు జాయిన్స్ అనేవి లాస్లెస్ గా ఉండాలి లేకపోతే దానిని మంచి డిజైన్ అనరు అందువల్ల ఇది మళ్లీ ఒక ఊహాజనిత ఉదాహరణ ఇది మూడు ఆట్రిబ్యూట్లతో కూడుకున్న రిలేషన్ మీరు రెండు రిలేషన్ల గా వియోగం చేశారు మరియు ప్రతిదీ రెండు ఆట్రిబ్యూట్ లను కలిగి ఉంటుంది మరియు ఈ సందర్భంలో నేను జాయిన్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ సమాచారం ఉన్నట్లుగా ఇది చూపిస్తుంది ఇపుడు నేను జాయిన్ అని పిలవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మనం రిలేషన్లను విడగొట్టటం ఎంత ముఖ్యమో అలాగే వాటిని కలిపినపుడు తిరిగి అదే మొదటి రిలేషన్ వస్తూ ఎలాంటి రిడండెన్సీ లేని డేటా పొందగలగాలి లేకపోతే నాకు లాసీ జాయిన్ వస్తుంది అది అనుమతించబడదు అదేవిధంగా డీకంపోసిషన్ చేసినప్పుడు ప్రతిసారీ నాచురల్ జాయిన్ క్వరీ లకు అయ్యే ఖర్చులు ఉంటాయి తర్వాత మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ ను ఏవిధం గా తృప్తి పరచాలో చూద్దాం ఆట్రిబ్యూట్ల డొమైన్లు అనేది ఫస్ట్ నార్మల్ ఫాం లో లేదు అని అర్థం అలాగే మల్టి వాల్యుడ్ ఆట్రిబ్యూట్ ఉన్న అది ఫస్ట్ నార్మల్ ఫాం లో లేదు అంటాం ఒకవేళ మనం ఇటువంటి సంభావ్య విలువలు ఉన్నాయని మనం చెప్పినట్లయితే అప్పుడు మనం వాటిని స్ట్రింగ్ లుగా పరిగణిస్తే సంబంధిత రిలేషనల్ స్కీమా ఫస్ట్ నార్మల్ ఫారంలో ఉంటుంది అయితే ఈ స్ట్రింగ్ నుంచి మనం మొదటి రెండు క్యారెక్టర్లను వెలికితీయవచ్చు ఇది CS అంటే డిపార్ట్మెంట్ ఏమిటో నాకు తెలియజేస్తుంది తరువాత నాలుగు క్యారెక్టర్లు నాకు ఒక నెంబరు నిర్ధిష్ట స్టూడెంట్ యొక్క సీరియల్ నెంబరు ను ఇస్తాయి అప్పుడు నేను నిజానికి ఒక అటామిక్ డొమైన్ ను ఉపయోగించడం లేదు ఎందుకంటే నా డొమైన్ కేవలం ఒక విలువ గా కాకుండా విడిగా వ్యాఖ్యానించాల్సి ఉంటుంది అందువల్ల ఇవి ఫస్ట్ నార్మల్ ఫారం లో ఉండే భాగాలు కావు ఏది ఫస్ట్ నార్మల్ ఫారం ఏది కాదు అనే దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను అందువల్ల టెలిఫోన్ నెంబరు ఫీల్డ్ బహుళ టెలిఫోన్ నెంబర్లు ఉన్న ఒక ఉదాహరణ ఉదాహరణకు టెలిఫోన్ నంబర్ ను తీసుకుంటే చాలా నంబర్లు కలిగి ఉంది అనుకుంటే అపుడు అది ఫస్ట్ నార్మల్ ఫాం ను తృప్తి పరచదు అని చెప్పవచ్చు టెలిఫోన్ నంబరు అనేది కాంపోజిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే టెలిఫోన్ నంబర్ వేర్వేరు కాంపోనెంట్లను కలిగి ఉంటుంది అలాగే ఎక్కువ నంబర్లు ఒక వ్యక్తి కలిగి ఉండవచ్చు పై ఆట్రిబ్యూట్ ఫస్ట్ నార్మల్ ఫాం ను తృప్తి పరచదు అని చెప్పవచ్చు అపుడు మనం ఏమి చేయవచ్చు ఫోన్ నంబర్ ను మనం వేర్వేరు ఆట్రిబ్యూట్లుగా విభచించవచ్చు అది ఎలా అంటే టెలిఫోన్ నంబర్ 1 మరియు 2 అని మార్చవచ్చు అయినా కూడా ఇది ఫస్ట్ నార్మల్ ఫాం ను తృప్తి పరచదు ఏ క్రమంలో వాటిని హ్యాండిల్ చేయాలో మీకు తెలియదు మీరు టెలిఫోన్ నెంబరు కొరకు వెతకాల్సి వస్తే అప్పుడు మీరు ఒకే విధంగా ఉండే బహుళ ఆట్రిబ్యూట్ లను వెతకాల్సి ఉంటుంది తరువాత కేవలం రెండు ఆట్రిబ్యూట్ లు మాత్రమే ఎందుకు అనే ప్రశ్న అలాగే ఒక వ్యక్తి మూడు లేదా అంతకన్న ఎక్కువ నంబర్లను కూడా కలిగి ఉండవచ్చు ఇది సరియైన విధానం కాదు ఇప్పుడు ప్రతి ఫోన్ నంబర్ ను మనం ఒక కొత్త రో లో ఉంచితే రిడండేన్సీ కి దారితీస్తుంది వేర్వేరు అనామలీకి ఊతమిచ్చిన వాళ్ళం అవుతాము ఇది సాధించడానికి ఒక మార్గం ER మోడలింగ్ లో మనం చూసిన సూత్రాన్ని పాటిస్తాం ఈ మల్టివాల్యూడ్ డిపెండెన్సీ ను కూడా చదువు కుందాం ఇప్పుడు చివరకు మనం డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ డిజైన్ను చాలావరకు నిర్దేశించే గణిత సూత్రీకరణను ఫంక్షనల్ డిపెండెన్సీలుగా పిలుస్తారు డిపార్ట్ మెంట్ పేరు బిల్డింగ్ మరియు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు నేను దాని గురించి కాస్తంత మాట్లాడాను ఇప్పుడు ఒక నిర్ధిష్ట రిలేషన్ మంచిదా లేదా అనేది నిర్ణయించుకోవడం కొరకు నిర్ధిష్ట చర్యలు సరిగ్గా లేనట్లయితే మనం దానిని ఒక నిర్ధిష్ట రిలేషన్స్ సెట్ గా కుదించాల్సి ఉంటుంది ఈ పరిస్థితులు ప్రతిదీ R1 R2 Rn కూడా సంతృప్తి నిస్తుంది అంటే అప్పుడు ప్రాథమికంగా Ri అనేది ఒక రిలేషనల్ స్కీమా కనుక అది ఒక ఆట్రిబ్యూట్ల సమితి రిలేషనల్ స్కీమా అనేది ఆట్రిబ్యూట్ల యొక్క సెట్ సహజంగా R అనేది Ri ఆట్రిబ్యూట్ల యూనియన్ చేస్తున్నాం ఈ రిలేషన్ R1 R2 Rn లో ప్రతి ఒక్కటి మంచి ఫార్మ్ లో ఉన్నాయని మనం హామీ ఇవ్వాలి అసలు రిలేషన్ న్ని నేను ఎలా తిరిగి పొందగలను ఆ అట్ట్రిబ్యూట్ లన్నీ ప్రాతినిధ్యం వహించే అసలైన రిలేషన్ లాస్ లెస్ జాయిన్ మరింత పునాదిగా ఉపయోగించుకుంటాం ఫంక్షనల్ డిపెడెన్సీ విలువలు ఈ లక్షణాల సెట్ ల యొక్క సెట్ ల మీద ఒకేవిధంగా ఉన్నట్లయితే అప్పుడు రెండు రో లు పూర్తిగా ఒకేవిధంగా ఉండాలి కాబట్టి కీ అనేది ఫంక్షనల్ డిపెండెన్సీవలే ఒకే విధంగా ఉంటుంది అయితే మరింత నిర్ధిష్టంగా ఉంటుంది ఫంక్షనల్ డిపెండెన్స్ లు జెనెరలిజాషన్ ఇప్పుడుమనం ఒక అధికారిక నిర్వచనాన్ని ఇస్తే R అనేది రిలేషనల్ స్కీమా అనుకుంటే వాటి ఆట్రిబ్యూట్ల సెట్ ను మనం ఈ విధంగా చూపించవచ్చు α β ⸦ R α అనేది ఒక ఆట్రిబ్యూట్ సెట్ మరియు β అనేది మరొక ఆట్రిబ్యూట్ సెట్ అనుకుంటే ఈ రెండు R అనే రిలేషన్ కు ఉప సమితులు అవుతాయి మరియు α →β అంటే α లోని ఒక టపుల్ లోని ఒక వాల్యూ β లోని ఒక టపుల్ లోని వాల్యూ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి మరి కొంచం అర్థం చేసుకుంటే మనకు రెండు టపుల్స్ t1 మరియు t2 ను తీసుకుంటే α ఆట్రిబ్యూట్ సెట్ లోని ఒక వ్యాలు β ఆట్రిబ్యూట్ సెట్ లోని వ్యాల్యూ తో సమానం పైన పేర్కొనబడినది డిజైన్ యొక్క అడ్డంకి ఇది యాదృచ్చికం కాదు స్కీమా యొక్క ఒక నిర్దిష్ట ఉదాహరణ దీనిని సంతృప్తి పరుస్తుందనేది వాస్తవం మాత్రమే కాదు ఇది ఫంక్షనల్ డిపెండెన్సీ అని మీరు చెప్పినప్పుడు స్కీమా యొక్క గత వర్తమాన మరియు భవిష్యత్తు సందర్భాలు మనకు సంతృప్తికరంగా ఉండాలి అందువల్ల మీరు A మరియు B అనే రెండు ఆట్రిబ్యూట్ ల మధ్య ఒక ఉదాహరణతో సంబంధం కలిగి ఉన్న ఒక స్కీమాను పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు కనీసం ఈ ఉదాహరణ ఇవ్వబడ్డట్లయితే అన్ని సందర్భాలకు మొత్తం స్కీమాలో ఏమి జరుగుతుందో మనకు ఇంకా తెలియదు అని మనం చెప్పవచ్చు కాని A → B ఇన్స్టాన్సులో మనకు మొదటి మరియు రెండో రికార్డులలో స్థిరత్వం కలిగి ఉండదు అని చెప్పవచ్చు ఎందుకంటే A లో రెండు రికార్డుల విలువ "1" అని ఉంది కాని B లో 4 మరియు 5 వేర్వేరు విలువలను కలిగి ఉన్నాయి కాని మనం B → A అనేది సాధ్యం అవుతుందని చెప్పవచ్చు B నుంచి ఏదేని రెండు టపుల్స్ ను తీసుకుంటే A లోని ప్రతి టపుల్లోని విలువకు విభిన్నంగా చూడవచ్చు కాబట్టీ B→A ఇన్స్టాన్స్ సాధ్యం అవుతుందని చెప్పవచ్చు మనం ఫంక్షనల్ డిపెండెన్సీ నిర్వచనాన్ని చూసాం ఇపుడు మనం సూపర్ కీ చెబుతుంది α ⸦ k α → R ఉపసమితి ఉంటే α ⸦ k సరైన ఉపసమితి α ⸦ k కాబట్టి ఆ α → R అప్పుడు k కాండిడేట్ కీ కాదు మనము α కోసం తనిఖీ చేయాలి కాబట్టి ఈ రెండు ఇంతకు ముందు మనం గుణాత్మకంగా పేర్కొన్న వి మరియు ఇప్పుడు గణితపరంగా స్థాపించబడ్డాయి కాబట్టి వేర్వేరు ఫంక్షనల్ డిపెండెన్సీలు ఉన్నాయని మనము చెప్పగలం ఉదాహరణకు మనం చూస్తే inst dept మిశ్రమ సంబంధం అప్పుడు ఆ విభాగం department name → building క్రియాత్మకంగా తెలుసు అందువల్ల ఇవి ఫంక్షనల్ డిపెండెన్సీలు అయితే డిపార్ట్ మెంట్ పేరు పనిచేయడానికి పనిచేస్తుందని మేం ఆశించం అది చాలా ఎక్కువ అందువల్ల ఫంక్షనల్ డిపెండెన్సీలు అనేవి వాస్తవ ప్రపంచం గురించి వాస్తవాలు వాస్తవ ప్రపంచం నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం మరియు డేటాబేస్ లో ఫంక్షనల్ డిపెండెన్సీ ఫార్ములేషన్ పరంగా ప్రాతినిధ్యం వహిస్తాం అందువల్ల ఫంక్షనల్ డిపెండెన్సీల అనేది ఫంక్షనల్ డిపెండెన్సీల సెట్ లో న్యాయపరమైనవిగా ఉండాలి F అనే ఫంక్షనల్ డిపెండెన్సీల సెట్ అనేవి రిలేషనల్ స్కీమా R లో ఉన్న ప్రతి ఇన్స్టాన్స్ ను తృప్తి పరచాలి కాబట్టి ప్రతి రిలేషన్ ఫంక్షనల్ డిపెండెన్సీ సెట్ యొక్క అన్ని సంధర్భాలు అనగా ప్రస్తుతం గతం మరియు భవిష్యత్తులోని ప్రతి రిలేషన్ ఇన్స్టాన్స్ ను తృప్తిపరుస్తుంది id→ name రిలేషన్ లో ఐడి అనేది వేర్వేరు విలువలను కలిగి ఉన్నాయి కాని ఒక పరిస్థితిలో name → id ని గమనిస్తే ప్రతి రెండు టపుల్లోని నేములు విడివిడిగా ఉంటాయి కాని ఇది ప్రతి సారి వీలు కాకపోవచ్చు ఎందుకంటే మనకు కొత్త ఎంట్రీలు రావచ్చు అలాంటి సందర్బాలలో నేములు అనేవి జత పరచబడవచ్చు కాని ఐడి లు అనేవి వేర్వేరు గానే ఉంటాయి కాబట్టి ఈ విధంగా చిత్రాన్ని గమనిస్తే ఒకవేళ ఫంక్షనల్ డిపెండెన్సీల అంటారు అందువల్ల తరువాత ఇంకొన్ని స్లైడ్ ల్లో విభిన్న టేబుల్స్ యొక్క ఫంక్షనల్ డిపెండెన్సీలకు నేను కొన్ని ఉదాహరణలను చూపించాను ఇక్కడ StudentID → Semester అంటే ఒక విద్యార్థి ఒకే సమయంలో రెండు సెమిస్టర్లలో ఉండడని మోడల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అప్పుడు అని చూడవచ్చు మనం ఇంకొక ఉదాహరణ ను చూస్తే మనకు మనమే ఫంక్షనల్ డిపెండెన్సీ లు అనేవి వాస్తవ ప్రపంచ సందర్భాలు అని ఊహించి మనం కింది విధంగా మోడల్ చేయవచ్చు ఫంక్షనల్ డిపెండెన్సీల సమితి అని మనం చెప్పాము మరియు మనం దానిని F ద్వారా సూచిస్తాము కాబట్టిF తప్పనిసరిగా F యొక్క సూపర్ సెట్ కాబట్టి ఇక్కడ పై ఉదాహరణలో ఇది F ఫంక్షనల్ డిపెండెన్సీల యొక్క సిద్ధాంతంపై మరింత మన సాగిస్తాం అయితే మనకు అవసరమైన డీకంపోజిషన్ మరియు లాస్లెస్ జాయిన్ ప్రాపర్టీస్ మధ్య మంచి రిలేషనల్ డిజైన్ ల యొక్క లక్షణాలను మనం గుర్తించాం అని సంక్షిప్తీకరించడం ద్వారా ఈ మాడ్యూల్ ని ముగిద్దాం మనం ఫస్ట్ నార్మల్ ఫాం మరియు అటామిక్ డొమైన్లను పరిచయం చేస్తున్నాం మరియు ఫంక్షనల్ డిపెండెన్సీల యొక్క అవగాహనను పరిచయం చేశాం దీని పై మరింత నిర్మించడానికి మరియు మంచి ఫలితాల కోసం చాలా నిర్దిష్ట వ్యూహాలను సున్నా చేయడానికి ప్రయత్నిస్తాము